డేటాబేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ ల గురించి మనం మాట్లాడతాం గత రెండు మాడ్యూల్స్ లో SQL ఫీచర్ల యొక్క మధ్యస్థాయితో పరిచయం చేసాము మరియు తరువాత కొన్ని అధునాతన ఫీచర్లను గురించి కూడా మనం సుదీర్ఘంగా చర్చించాం SQL యొక్క పునాది గణిత నమూనా క్వైరీ లాంగ్వేజ్ లను ఈ ప్రస్తుత మాడ్యూల్ లో చర్చించాల్సి ఉంటుంది మనము ఇంత వరకూ గత మాడ్యూల్ లో ఇదే చేశాం ప్రస్తుతం సంప్రదాయ క్వైరీ లాంగ్వేజ్ లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ప్రాథమికంగా రిలేషనల్ ఆల్జీబ్రా వంటి కొన్ని కాలిక్యులస్ భావనలను కూడా చూద్దాం మరియు ఆల్జీబ్రా మరియు రెండు కాలిక్యులస్ మధ్య ఉన్న సమతూకతను మనం ఉదాహరణ ద్వారా చూద్దాం అందువల్ల ఫార్మల్ రిలేషనల్ క్వైరీ లాంగ్వేజెస్ పై ఆధారపడి ఉంటుంది రెండో సంప్రదాయ క్వైరీ లాంగ్వేజ్అనేది టుపుల్ రిలేషనల్ కాలిక్యులస్ యొక్క చిన్న వేరియెంట్ ఇది నాన్ ప్రొసీజరల్ మరియు ప్రెడికేట్ కాలిక్యులస్ ఆధారితమైనది మనం రిలేషనల్ ఆల్జీబ్రాతో ప్రారంభిస్తాం దీనిని 1970లో IBM వద్ద ఎడ్గార్ ఎఫ్ కాడ్ రూపొందించారు కాబట్టి ఇది చాలా పాత సూత్రీకరణ అని మీరు చూడవచ్చుఇది ఒక ప్రొసీజరల్ లాంగ్వేజ్ మరియు దీనిలో ఆరు ఆపరేటర్లు ఉన్నాయి ఇంతకు ముందు మాడ్యూల్ లో మనం వీటిని క్లుప్తంగా చూశాం ఇప్పుడు మనం వివరంగా చూద్దాం సెలెక్ట్ గా తీసుకోవచ్చు మరియు ఫలితంగా ఒక రిలేషన్ని ఉత్పత్తి చేస్తాయి

అందువల్ల మనం నోటేషన్ σp కలిగిన సెలక్ట్ని కలిగి ఉంటుంది అందువల్ల ఇది ఒక సెట్ విభిన్న టర్మ్స్ కావొచ్చు మనం ఏ ఎక్స్ప్రెషన్ ఈ సెలక్షన్ పరిచయం చేసే సమయంలో మేం చూపించిన ఉదాహరణను కూడా ఇక్కడ ఉదహరించాను అందువల్ల ఇక్కడ మనం మరింత సంక్లిష్టమైన ప్రొపొజిషనల్ టర్మ్ రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క మొదటి ఆపరేషన్ తరువాత మనం రెండో ఆపరేషన్ అనేది నోటేషన్ మళ్లీ r రిలేషన్ మరియు సబ్ స్క్రిప్ట్ వద్ద A 1 A 2 A k కీలక ఆట్రిబ్యూట్ పేర్లు k కనీసం ఒకటి ఉండాలి మరియు ఈ ఆట్రిబ్యూట్లు రిలేషన్లో ఉంచబడతాయి Π A1 A2 Ak అందువల్ల ఈ A1 నుంచి Ak వరకు జాబితా చేయబడని r యొక్క అన్ని కాలమ్లు విభిన్నంగా ఉంటాయి అయితే ప్రతి రిలేషన్ ఒక సెట్ కనుక A1 నుంచి Ak ఫీచర్ కు ఒకేవిధంగా ఉంటుంది ఎందుకంటే ఒకే వ్యక్తుల యొక్క రెండు కాపీలు అనుమతించబడవు ఫలితం నుంచి డూప్లికేట్ రోస్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఇది పూర్తిగా సిద్ధాంతపరంగా సెట్ అందువల్ల ప్రొజెక్షన్ వలన డూప్లికేట్ రోస్ ఫలితం నుంచి తొలగించబడతాయి అందువల్ల ఇంతకు ముందు మనం చూసిన ఇన్స్ట్రక్టర్ కాబట్టి మేము డిపార్ట్మెంట్ పేరుల నుండి రెండు నిలువు రో లు గా A మరియు C ప్రొజెక్షన్ జరుగుతుంది మరియు ఇది కనీసం రెండు రోల లో ఒకేలా ఉంటుంది మరియు అందువల్ల తుది ఫలితం లో నకిలీ తీసివేయబడుతుంది మూడవ ఆపరేషన్ లు ఉండాలి మనం r యొక్క రెండో కాలమ్ నిర్వచించబడదు అందువల్ల ఫాల్ 2009 సెమిస్టర్ లో బోధించిన అన్ని కోర్సులను కనుగొనడం కొరకు ఇది ఒక క్వరీ మరియు రెండవ రో నిర్వహించబడుతుంది మరియు ఇక్కడ ఇంతకు ముందు ఉదాహరణ పునరావృతం చేయబడుతుంది

Πcourse id సెట్ డిఫరెన్స్లో బోధించని అన్ని కోర్సులను కనుగొనడానికి ఇది ఒక ఉదాహరణ Πcourse id అందువల్ల చివరి స్లైడ్ లో చూపిన యూనియన్ ని ఉపయోగించండి కనుక ఇంతకు ముందు ఉదాహరణ ఫలితం సెట్ డిఫరెన్స్ ని ఉపయోగించి కూడా పొందవచ్చు

సెట్ ఇంటర్సెక్షన్ డొమైన్ లు తప్పనిసరిగా అనుకూలంగా ఉండాలి ఇది మునుపటి ఉదాహరణ తరువాత కార్టీసియన్ ప్రోడక్ట్ శూన్యం R ∩ S Φ ఆట్రిబ్యూట్లు ఉమ్మడి మూలకాలు లేనట్లయితే మనం త్వరలో చూడబోయే రీనేమ్మింగ్ ని గణన చేయడం కొరకు ఎంతో ఉపయోగకరమైన ఆపరేషన్ రీనేమ్ x అనే ఎక్స్ ప్రెషన్ ని కలిగి ఉంటారు మరియు x బహుళ ఆట్రిబ్యూట్లు కలిగి ఉండొచ్చు డివిషన్ ను తీసుకొని y అని పిలిచినట్లయితే yz x ఈ మిగిలిన ఆట్రిబ్యూట్ల సెట్ పై ఏమి జరుగుతుందనే ఆసక్తి మనకు ఉంటుంది X ఆట్రిబ్యూట్ల సమితి ఉంది ఈ డిఫరెన్స్ Y ఈ మొత్తం సెట్ Z ఉంది ఇప్పుడు మనం కోరుకుంటున్నది అవుట్ పుట్ R లో భాగం కావాలి

కాబట్టి ఇక్కడ ప్రతి టుపుల్ కోసం ఇక్కడ నాలుగు టుపుల్స్ ఉంటే ఇక్కడ ఉన్న టుపుల్ ఈ నాలుగు టుపుల్స్ తో పాటు ఫలితం లో ఉండాలి ఒకవేళ వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లేనట్లయితే ఆ టుపుల్ తుది ఫలితంలో ఉండదు కనుక డివిషన్ యొక్క భాగం మరియు y భాగంలో అది సరిపోయే వ్యత్యాస భాగం ఉంటే టుపుల్స్ tr ఉంటే అది టుపుల్ t ని కలిగి ఉంటుంది అందువల్ల మీరు tr X ts వాస్తవానికి ts s లో ఉంటుంది ఇది s యొక్క అన్ని ట్యుపుల్స్ కు జరగాలి అందువల్ల విభిన్న క్వైరీల ఒక ఉదాహరణ తీసుకుందాం r ఒక రిలేషన్ మరియు s ఒక రిలేషన్నేను r ÷ s ను గణన చేయడానికి ప్రయత్నిస్తున్నాను అందువల్ల నాకు కావలసినది ఈ ఆట్రిబ్యూట్ల కంటే ఎక్కువగా ఉంది అందువల్ల X ఇది x ఈ ఆట్రిబ్యూట్ y ఆట్రిబ్యూట్ సెట్ Y అందువల్ల X అంతటా కూడా నాకు ఉన్న అన్ని విలువలు నేను r తో రిలేషన్లో ఆ విలువలను కలిగి ఉండాలి ఒకవేళ నేను చేసినట్లయితే ఆట్రిబ్యూట్Y మీద నిర్ధిష్ట టూపుల్ మ్యాచింగ్ ఆట్రిబ్యూట్ ఫలితం లోనికి వెళుతుంది అందువల్ల మీరు α 1 మరియు α 2 రెండింటిని కూడా r అనే రిలేషన్లో కలిగి ఉండటం వల్ల అవి ఫలితం లోకి వస్తాయి β1 మరియు β2 ఉన్నాయి కాబట్టి β కూడా రిలేషన్ లోకి వెళుతుంది ఎందుకంటే 1 ఉంది 2 కూడా ఉంది కానీ γ ఫలితం లోకి వెళ్లదు ఎందుకంటే γ 1 కలిగి ఉన్నాము కానీ γ 2 టుపుల్ r లో లేదు ఒకవేళ γ 2 కలిగి ఉంటే ఫలితం లోకి వెళుతుంది కనుక నేను మళ్లీ చెప్పేది ఏమిటంటే రిలేషన్ S మొత్తం R యొక్క X ఆట్రిబ్యూట్లపై జరగాలి ఈ రెండింటిని కలిపి పరిగణించండి అదే జరిగితే y పై ఉన్న ఆట్రిబ్యూట్లు ఎంచుకోబడతాయి మరియు ఆ విధంగా మనం α మరియు β ఫలితాన్ని పొందుతాం మరో ఉదాహరణను మనం ఇప్పుడు చూద్దాం దీనికి R ఐదు ఆట్రిబ్యూట్లను మరియు S రెండు ఆట్రిబ్యూట్లను కలిగి ఉంది అందువల్ల ఇది రెండు ఆట్రిబ్యూట్లు X ఇవి మూడు ఆట్రిబ్యూట్లు Y మరియు చూడాల్సినది Rలో ఉండే టూపుల్స్ ఇందులో Y పై విలువలు ఒకేవిధంగా ఉంటాయి మరియు X ఆట్రిబ్యూట్ల మీద X యొక్క మొత్తం టేబుల్ పై నేను X యొక్క మొత్తం టేబుల్ ని పొందగలను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇది a1 b1 a1 b1 ఇవి ఒకే విధంగా ఉంటాయి ఈ నిర్దిష్ట టూపుల్ నేను ఇక్కడ పరిశీలిస్తే ఈ టూపుల్ ఫలితం లోకి వెళుతుంది కానీ నేను ఈ టూపుల్ ను పరిగణనలోకి తీసుకుంటే ఈ టూపుల్ ఒక 1 ఓవర్ d కానీ β a γ లో b 1 లేదు కాబట్టి అది ఫలితం లోకి వెళ్ళదు కనుక మీరు దీనిని భావనాత్మకంగా చూస్తే దీనిని ఒక డివిజన్ అని అంటారు మీరు ఇక్కడ ఇది మీరు ఇక్కడ ఇది పొందుతారు అందువల్ల ఇది మొత్తం మరియు ఎక్కడకు వెళ్లినా కూడా విభిన్న ఆట్రిబ్యూట్ల యొక్క విస్త్రృత శ్రేణిలో ఉండే టూపుల్స్ ని మనం తుది ఫలితంలోనికి సేకరిస్తాం అందువల్ల ఈ డివిజన్ ఆపరేషన్ ద్వారా రెండింటిని a మరియు b కోర్సులు ఇన్ స్ట్రక్టర్ 1 తీసుకున్న విద్యార్థులను మనం గణన చేయగలం కాబట్టి లాంఛనప్రాయంగా రిలేషనల్ ఆల్జీబ్రా లో ఒక రిలేషన్ ఒక స్థిరమైన రిలేషన్ కలిగి ఉంటుంది యూనియన్ లు ఉపయోగించి SQL లో చేసిన దానిని ఏదైనా ఈ రిలేషనల్ ఆల్జీబ్రా ఫార్ములా పరంగా వ్యక్తీకరించవచ్చు ఇప్పుడు రిలేషనల్ ఆల్జీబ్రా పూర్తిగా ప్రత్యేకమైనది కాదు ఇతర ఫార్ములేషన్ల పరంగా కూడా ఇదే విధంగా చేయవచ్చు రెండో ఫార్ములేషన్ ని టూపుల్ రిలేషనల్ క్యాలక్యులస్ ఎందుకంటే మీరు వాస్తవంగా ఏమి ఆపరేషన్లు చేస్తున్నారో వివరిస్తారు టూపుల్ రిలేషనల్ కాలిక్యులస్లో మీరు ఏమి చేస్తున్నారో వివరించడానికి ఈ కండిషన్ ను పేర్కొనవచ్చు కాబట్టి ఈ పరిస్థితిని సంతృప్తి చేసే టపుల్స్ రిలేషన్

కాబట్టి మీరు ప్రిడికేట్ కాలిక్యులస్ తో తుప్పుపట్టినట్లయితే మీరు మీ సహాయం కోసం చేర్చబడిన ఆట్రిబ్యూట్లు లేదా స్థిరాంకాల సమితి కావచ్చు మీరు ప్రిడికేట్ కాలిక్యులస్ను ఆట్రిబ్యూట్లు మరియు స్థిరాంకాల సమితిగా సూచించవచ్చు దీనికి ఆరు కంపారిసిన్ ఆపరేటర్ల వలె నే ఉంటాయి⇒ఇది x సత్యం అయితే y సత్యం x అసత్యం అయితే మొత్తం విషయం శూన్యంగా సత్యం మరియు ఇది ప్రాథమికంగా ప్రెడికేటే క్యాలిక్యులస్ ను తయారు చేస్తుంది ఇది అస్తిత్వ క్వాంటిఫైయర్ ను కలిగి ఉంది ఇది సూత్రం t ꬳ r Q t ని కనుగొనగలిగితే అదేవిధంగా సార్వత్రిక క్వాంటిఫైయర్ ఉంది ఇక్కడ నేను చెప్పదలిచడానికి t € r Q అందువల్ల ఈ అన్ని కండిషన్ లు కూడా ఈ రకమైన ఫార్ములా మరియు దేనితోనైనా ప్రాతినిధ్యం వహించవచ్చు రిలేషనల్ సెట్ పూర్తిగా ఒక హెచ్చరిక ఉంటుంది ఎందుకంటే అనంత రిలేషన్లను సంభావ్యంగా ఉత్పన్నం చేయగల టూపుల్ రిలేషనల్ కాలిక్యులస్ఎక్స్ ప్రెషన్ రాయడం సాధ్యం అవుతుంది ఇప్పుడు అనంత రిలేషన్లు సహజంగా ప్రాతినిధ్యం వహించవు ఉదాహరణకు నేను కేవలం r ఒక రిలేషన్అని వ్రాస్తాను మరియు నేను ఈ ప్రెడికేటే ఇలా వ్రాస్తాను ¬ t € r ఇది ప్రాథమికంగా r యొక్క పూరక సమితి ఇప్పుడు r యొక్క ఒక పూరక సమితి ని భర్తీ చేస్తే డొమైన్ అనంతమైనది కావచ్చు అందువల్ల అటువంటి ఎక్స్ ప్రెషన్ లు డిజైన్ లో భాగంగా అనుబంధ వ్యక్తీకరణలు ఆమోదయోగ్యం కావు కాబట్టి మనము దీనిని చేయాలని అనుకున్నప్పుడల్లా దీనిని కొంత అదనపు షరతును ఉంచడం ద్వారా కాపాడతాము మరియు మేము టుపుల్ రిలేషనల్ కాలిక్యులస్ లో ఉన్న ఏ ఎక్స్ ప్రెషన్ అయినా ఒక సురక్షితమైన వ్యక్తీకరణ అని నిర్ధారించుకోవాలి అది నాకు రిలేషన్లో చాలా తక్కువ సంఖ్యలో టుపుల్స్ ఇస్తుంది వాడుకలో ఉన్న మూడవ ఫార్మాలిజమ్ ను డొమైన్ రిలేషనల్ కాలిక్యులస్ అని అంటారు ఇది కూడా నాన్ ప్రొసీజరల్ మరియు టూపుల్ రిలేషనల్ కాలిక్యులస్ t ను వ్రాయడానికి బదులుగా దాని యొక్క అన్ని కాంపోనెంట్ల పరంగా దానిని విస్తరిస్తాము అందువల్ల విభిన్న n ఆట్రిబ్యూట్ అనే పేరు కు కారణం అవుతుంది ఇప్పుడు మనం చూసిన మూడు ఫార్మాలిజమ్స్ లో మనం ప్రత్యక్ష గణిత శాస్త్ర నిరూపణల లోకి వెళ్ళము కానీ తరువాతి రెండు స్లైడ్లలో అవి ప్రకృతిలో సమానమని నేను చూపిస్తాను నేను రిలేషనల్ ఆల్జీబ్రా లో మరియు దానికి విరుద్దంగా సమాన సమీకరణాన్ని రాయవచ్చు అందువల్ల ఒకవేళ నేను ఈ ఫార్మాలిజమ్ ల్లో ఏదైనా ఒక దానిలో ఒక సమీకరణాన్ని రాయగలిగితే ఇతర రెండు ఫార్మాలిజమ్ ల్లో కూడా సమాన సమీకరణాలు ఉంటాయి ఇది టూపుల్ రిలేషనల్ కాలిక్యులస్ మరియు డొమైన్ రిలేషనల్ కాలిక్యులస్ మధ్య చాలా తేలికగా ఉంటుంది ఎందుకంటే ఒకటేమో మొత్తం టూపుల్ ని సింగిల్ వేరియబుల్ వలే ప్రాతినిధ్యం వహిస్తుంది రెండోది n డొమైన్ చలరాశుల పరంగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి వారి సమతాస్థితి మీ ప్రిడిక్టేట్ కాలిక్యులస్ ఫార్ములా మధ్య సమతూకానికి ఇది అంత స్పష్టంగా లేదు అందువల్ల మనం కేవలం ప్రాథమిక ఆపరేషన్ లకు కొన్ని ఉదాహరణలను చూపిస్తాం ఉదాహరణకు సెలక్ట్ ఆపరేషన్ను తీసుకుందాం నేను రుజువు చేయటం లేదు ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాను R అనే రిలేషన్లో A B అనే రెండు ఆట్రిబ్యూట్లు ఉన్నాయి అనుకుందాం మీరు రిలేషనల్ ఆల్జీబ్రా కోరుకుంటున్నారు అని అనుకోండి సహజంగా టుపుల్ రిలేషనల్ కాలిక్యులస్ లో మీరు మొదటి కండిషన్ ని తేలికగా రాయవచ్చు మీరు దీనిని r మీద చేస్తున్నారు అందువల్ల t విధిగా r కు చెందాలి మరియు మీ కండిషన్ B 17 గా ఉండాలి t | t € r B 17 అందువల్ల ఈ ప్రిడికేట్ డొమైన్ కాలిక్యులస్ లో లాగా ఒకే సెట్ లేదా అదే రిలేషన్ న్ని సూచిస్తుంది దీనిలో a మరియు b అనే రెండు భాగాలు ఉంటాయి అందువల్ల కలిసి తీసుకున్న భాగం r కు చెందాలి మరియు b భాగం 17కు సమానం అని చెప్పాలి a b| a b€r b17 కాబట్టి మీరు సెలెక్ట్ సమీకరణాలు మధ్య సమానతను చూడటానికి చాలా సూటిగా ఉంటుంది కానీ మీరు దీనిని ఒక రుజువుగా సులభంగా సాధారణీకరించవచ్చు అదే విధంగా ప్రొజెక్షన్ కొరకు మనం ఒక ఆట్రిబ్యూట్ మాత్రమే ఉన్న ఒక కొత్త రిలేషన్ న్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం అందువల్ల ట్యుపుల్ t లో ఆట్రిబ్యూట్ A ఉంది మరియు ఒకవేళ నేను ప్రొజెక్ట్ చేసి ఈ ట్యుపుల్ t ని పొందినట్లయితే నా ఒరిజినల్ రిలేషన్ r లో ఏదో ఒక టుపుల్ p ఉండాలి ఆట్రిబ్యూట్ A పై అవి ఒకేవిధంగా ఉంటాయి కాబట్టి రిలేషనల్ ఆల్జీబ్రాలో మనం చెప్పినది ఏమిటంటే ఇక్కడ a నీ ఉంచి మిగతావన్నీ చెరిపి వేయమని మనం t a విలువ కలిగిన ఒక టుపుల్ t ని పొందగలిగితే అప్పుడు r లో ఒక టుపుల్ p ఉండాలి ఇది ఒకే అట్ట్రిబ్యూట్ పై ఒకే విలువను కలిగి ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితి ప్రొజెక్షన్ కు సమానం మరియు అదే విషయాన్ని డొమైన్ కాలిక్యులస్ లో రాయవచ్చు మీరు దీనిని జాగ్రత్తగా గమనించుకుని మిమ్మల్ని మీరు ఒప్పించవచ్చు రిలేషనల్ ఆల్జీబ్రా లో అదేవిధంగా టుపుల్ కాలిక్యులస్ లో దీనిని మీరు కలపవచ్చు అందువల్ల ఇక్కడ మీరు ఒక రిలేషన్ని అప్లై చేస్తారు మరియు తరువాత మరో దానిని ప్రొజెక్షన్ లో కలుపుతారు ఇది ప్రొజెక్షన్ లో భాగం అయితే ఈ కండిషన్ సెలక్షన్ నుంచి వచ్చింది మరియు మొత్తం ప్రెడికేట్ కాలిక్యులస్ ప్రిడికేట్ ని పొందండి ఇది రిలేషనల్ ఆల్జీబ్రాయొక్క ఈ కాంబైన్డ్ ఎక్స్ ప్రెషన్ కూడా ఇదే విధంగా జరుగుతుంది యూనియన్ అనేది ఖచ్చితంగా ముక్కుసూటిగా ఉంటుంది అందువల్ల మీరు దానిని స్వయంగా చేయవచ్చు సెట్ డిఫరెన్స్ లో కూడా రాయవచ్చు R మరియు S రెండింటికి చెందిన టూపుల్స్ ఈ తరహాలోనే పనిచేస్తుంది కార్టేషియన్ ప్రొడక్ట్ కుడి రిలేషన్లో ఒక టుపుల్ q ఉండాలి అందువల్ల ఫైనల్ ట్యుపుల్ t మ్యాచ్ అయ్యే టపుల్ a ఆట్రిబ్యూట్ ల యొక్క b ఆట్రిబ్యూట్స్ r మరియు t యొక్క కాంపోనెంట్ లు s యొక్క ఆట్రిబ్యూట్ ల్లో tuple qకు జత అవుతుంది ఒకవేళ ఈ పరిస్థితులు అన్నీ కలిసి జరిగితే సహజంగా ఈ టుపుల్ కు చెల్లుబాటు అయ్యే టుపుల్ అందువల్ల మీరు ఉదాహరణలు తీసుకొని పనిచేయవచ్చు మరియు ఇవి నిజంగా సమానమని మిమ్మల్ని మీరు ఒప్పించవచ్చు మనము నేచురల్ జాయిన్ లో సారూప్య సమానాలను కలిగి ఉందని మిమ్మల్ని మీరు ఒప్పించడానికి ఒక అభ్యాసంగా నేను వదిలిపెడతాను డివిజన్ను ఉపయోగించి డివిజన్ ఎలా వ్రాయవచ్చు అనేది చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి నేను డివిజన్ చేసేటప్పుడు s యొక్క మొత్తం టేబుల్ యొక్క Y ఆట్రిబ్యూట్ ల యొక్క భాగం పై లభ్యం కావాలని ధృవీకరించుకోవడం కొరకు మనం సార్వజనీన క్వాంటిఫైయర్ ని ఉపయోగించాల్సి ఉంటుంది ఎందుకంటే ఫలితంలో ఇది సేకరించబడుతుంది అందువల్ల మనం సంగ్రహ పరచడం ఏమిటంటే ప్రాథమికంగా కొన్ని ఉదాహరణలతో రిలేషనల్ ఆల్జీబ్రా గురించి చర్చించాం టూపుల్ రిలేషనల్ మరియు డొమైన్ రిలేషనల్ కాలిక్యులస్ పరిచయం చేసాము ఆల్జీబ్రా మరియు కాలిక్యులి లు సమానమని మేం దృష్టాంగా చూపించాం మరియు సమానతను అర్థం చేసుకోవడం కొరకు మరిన్ని ఉదాహరణలను మీరు ప్రయత్నించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను లేదా ఒకవేళ మీరు నిజంగా ఉత్సాహవంతంగా ఉన్నట్లయితే వారి సమానతను లాంఛనప్రాయంగా నిరూపించడానికి ప్రయత్నించండి